ఫాల్స్ పాత్భావన పై మనం చర్చను కొనసాగిస్తున్నాము అంతేకాక సర్క్యూట్ నెట్లిస్ట్లో ఫాల్స్ పాత్లను ఎలా గుర్తించగలము మరియు వర్గీకరించ గలమో చూసాము సమయ లక్షణాలకు సంబంధించి ఒక సర్క్యూట్ ను ఆప్టిమైజ్ చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు అనవసరమైన గణనలను మరియు అనవసరమైన ప్రాసెసింగ్ను నివారించడంలో సహాయపడే మార్గాల యొక్క క్లిష్టతను గుర్తించడానికి టైమింగ్ ఎనాలసిస్ నుండి కొన్ని మార్గాలను తొలగించడానికి ఫాల్స్ పాత్లను గుర్తించడం అవసరమని చూశాము కాబట్టి ఇక్కడ మనం స్టాటిక్ సెన్సిటైజేషన్ గురించి మాట్లాడుకుందాం నేను ఈ భావనను ఉదాహరణ సహాయంతో వివరిస్తాను కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఒక సర్క్యూట్ ఇచ్చినట్లయితే కొంత మార్గం స్థిరంగా సున్నితంగా ఉందని అనుకుందాం ఒక ఇన్పుట్ వెక్టర్ ఉందంటే అప్పుడు ఇన్పుట్ నుండి అవుట్పుట్ వరకు ఏవైనా మార్పులను ప్రాపగేట్ చేయవచ్చు అంటే ఆ మార్గంలో ఉన్న అన్ని గేట్లు ఇన్పుట్ నాన్ కంట్రోలింగ్ విలువలు సెట్ చేయబడింది మరియు ఈ స్టాటిక్ సెన్సిటైజేషన్ గేట్ డిలే తో ఇండిపెండెంట్ గా ఉంటుంది ఒక ఉదాహరణ సహాయంతో దీనిని వివరిస్తాను కాబట్టి ఈ ఉదాహరణకు ఇచ్చినది ఇలాంటి ఒక సర్క్యూట్ ఈ గేటు G2 అనుకుందాం ఇది ఇచ్చిన సర్క్యూట్ ఈ కాంబినేషన్ సర్క్యూట్ మీరు శీఘ్ర గణన చేస్తే ఈ సర్క్యూట్ ద్వారా గ్రహించిన లాజిక్ ఫంక్షన్ ఏమిటంటే a b ఇది NOR గేట్ కాబట్టి అవుట్పుట్ a బార్ b బార్ అవుతుంది ఒక AND గేట్ ఉంది దీని అవుట్పుట్ ab OR గేట్ అవుతుంది ఇది ab OR c అవుతుంది మరియు గేట్ వద్ద a బార్ b బార్ మరియు రద్దు చేయబడతాయి ఒక a బార్ b బార్ c ఇది తుది అవుట్పుట్ ఇప్పుడు మనం ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే ఇప్పుడు మనము 2 మార్గాలను పరిశీలిస్తాము మొదటి మార్గం ఇన్పుట్ a నుండి గేట్ G2 వరకు తరువాత గేట్ G3 చివరిగా గా గేట్ G4 వరకు గమనిద్దాం ఇది తుది ఉత్పత్తి మరియు అదేవిధంగా ఇన్పుట్ b నుండి ఉన్న మార్గము సెన్సిటైజబల్ కావు కాబట్టి సెన్సిటైజబల్ అంటే ఏమిటి మనము గుర్తు చేసుకుందాం నాకు ఒక మార్గం వెంట గేట్ల క్రమం ఉంది ఒక NAND గేట్ ఉంది ఒక OR గేట్ ఉంది ఆ మార్గం వెంట మరొక NAND గేట్ ఉంది అనుకుందాం ఇతర ఇన్పుట్లు ఉన్నాయి కాబట్టి నేను ఒక లైన్ నుండి సిగ్నల్ను ప్రాపగేట్ చేయాలనుకుంటే ఇక్కడ నుండి అనుకుందాం ఈ మార్గం వెంట కాబట్టి గేట్ల వెంట ఉన్న ఇతర ఇన్పుట్లకు నాన్ కంట్రోలింగ్ విలువను వర్తింపజేయాలి ఈ పరివర్తన తో మనం ఈ AND గేట్ యొక్క అవుట్పుట్కు వస్తే ఈ ఇన్పుట్ 1 ని వర్తింపజేస్తే OR గేట్ వద్ద 0 ను వర్తింప చేసుకోవాలి ఈ NAND గేట్ వద్ద మళ్ళీ నేను 1 ను వర్తింప చేసుకోవాలి అప్పుడే ఈ పరివర్తనలు ప్రాపగేట్ చేస్తాయని ఇది నిర్ధారిస్తుంది మరియు గేట్ను బట్టి ఇతర ఇన్పుట్లు లేదా పక్క ఇన్పుట్లను నాన్ కంట్రోలింగ్ విలువలను వర్తింపజేయాలి తద్వారా మార్పు ప్రాపగేట్ చేయగలరు కాబట్టి ఈ సర్క్యూట్లో కూడా మనం G2 G3 G4 ద్వారా సిగ్నల్ ను ప్రాపగేట్ చేసేవిధం గానే ప్రయత్నిద్దాం a నుండి G2 ద్వారా అంటే ఈ మార్గం గురించి మాట్లాడుతున్న G2 ద్వారా కాబట్టి ఇది AND గేట్ కాబట్టి నేను ఇతర ఇన్పుట్లో నాన్ కంట్రోలింగ్ విలువ 1 ను వర్తింపజేయాలి తరువాత G3 OR గేట్ ద్వారా ఇతర ఇన్పుట్లో 0 ను వర్తింపజేయాలి మరలా G4 గేట్ లో 1 వర్తింప చేయాలి అప్పుడు మాత్రమే ఇది అవుట్పుట్కు ప్రాపగేట్ చేస్తుంది కానీ ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే మీరు దీనిని చూస్తే ఈ ఇతర సైడ్ ఇన్పుట్లో 1 ని వర్తింపజేసిన వెంటనే ఈ b కూడా 1 గా మారింది అంటే నేను b లో 1 ని వర్తింప చేసుకోవాలి ఇప్పుడు ఇది NOR గేట్ ఇన్పుట్లలో 1 అవుట్పుట్ ని 0 చేస్తుంది కాని మనకు ఇక్కడ 1 అవసరం ఇక్కడ సంఘర్షణ ఉంది మీరు ఇతర భాగాలలో పరిశీలించవచ్చు సైడ్ ఇన్పుట్స్లో నాన్ కంట్రోలింగ్ విలువను వర్తింపజేయడం ద్వారా మనం ఈ మార్గాలను సెన్సిటైజ్ చేయలేము ఇది నిజం మీకు చెప్పే దేమిటంటే రికన్వెర్జెంట్ మార్గం తో ఆన్ఈక్వల్ ఇన్వర్షంన్ పారిటీ అన్న సర్క్యూట్లు ఉండవచ్చు ఇక్కడ a నుండి ఫ్యాన్ అవుట్స్ ఉన్నట్లు గమనించండి ఫ్యాన్ అవుట్ కనెక్షన్ ఉంది ఒకటి G1 ద్వారా G4 కి వెళుతుంది మరొకటి G2 G3 G4 ద్వారా వెళ్తుంది ఇప్పుడు ఒక మార్గంలో NOR కి ఒక విలోమం ఉంది మరొక మార్గంలో విలోమ ద్వారాలు లేవు కాబట్టి ఒక మార్గంలో విలోమాల సంఖ్య బేసి మరొక మార్గం లో అవి సరి అవి మళ్ళీ ఒక గేటులో విలీనం అవుతున్నాయి దీనిని రికన్వెర్జెంట్ మార్గం తో ఆన్ఈక్వల్ ఇన్వెర్షన్ పారిటీ అని పిలుస్తారు అలాంటిది జరిగినప్పుడల్లా మీరు ఈ వ్యక్తిగత మార్గాలను సెన్సిటైజ్ చేయలేరు కాబట్టి ఇది ఒక లోపం ఇప్పుడు ఇక్కడ మీరు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీ స్టాటిక్ టైమింగ్ ఎనలైజర్ మీకు ఏమి చెబుతుంది అంటే ఈ మార్గాన్ని ఎప్పటికీ సెన్సిటైజ్డ్ చేయలేము ఇది ఫాల్స్ పాత్ గా గా గుర్తించబడుతుంది మరియు నాకు ఆసక్తి కరమైన ఏకైక మార్గం అని ఇది చెబుతుంది కాబట్టి నా పొడవైన డిలే 2 సరియైనది కానీ ఇప్పుడు మనం ఏమి చేద్దాం అదే సర్క్యూట్ నేను కొన్ని ఇన్పుట్లను వర్తింపజేస్తున్నాను మరియు నేను టైమింగ్ సిమ్యులేషన్ చేయడానికి ప్రయత్నం చేసి తరువాత ఏమి జరుగుతుందో చూద్దాం రెండు ఇన్పుట్లు మూడవ ఇన్పుట్ 0 పొందుతుంది మొదటి 2 ఇన్పుట్లు t 0 ఉన్నప్పుడు 1 నుండి 0 కి మారుతుంది కాబట్టి టైమింగ్ రేఖాచిత్రాన్ని మీకు అర్థం అవ్వడానికి చూపిస్తాను నేను సమయాన్ని చూపిస్తున్నాను ఇది t 0 కి సమానం t 1 2 3 4 కు సమానం కాబట్టి ఇప్పుడు ఇన్పుట్లను చూపిస్తున్న ఇక్కడ a 1 నుండి 0 t 0 సమయానికి పరివర్తన చెందుతుంది కాబట్టి ఇన్పుట్ ఇలా ఉంటుంది b అదే b కూడా t 0 సమయంలో 1 నుండి 0 పరివర్తన చెందుతుంది c ఎల్లప్పుడూ 0 c స్థిరంగా 0 అని అనుకుందాం ఇప్పుడు గేట్ డిలే అన్నీ 1 అని అనుకుందాం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం G1 యొక్క అవుట్పుట్ ఏమౌతుంది G1 అనేది a మరియు b యొక్క NOR ప్రారంభంలో రెండూ 1 1 కాబట్టి అది 0 అవుతుంది మరియు ఆతరువాత రెండూ 0 0 ఇది 1 కానీ డిలే 1 కాబట్టి ఇది 1 గా ఉంటుంది ఒక యూనిట్ డిలే తర్వాత 1 అవుతుంది G2 గురించి మాట్లాడండి G2 AND రెండూ 1 గా ఉంటాయి మరియు అవి 0 అయిన తర్వాత అవి 0 అవుతాయి కాబట్టి 1 డిలే తో G2 1 గా ఉంటుంది ఇది ఇక్కడ 0 అవుతుంది G3 అనేది G2 యొక్క OR మరియు c ఎల్లప్పుడూ 0 కాబట్టి ఇది G2 గానే ఉంటుంది కానీ 1 డిలే ఉంటుంది కాబట్టి దీని అర్థం 1 డిలే ఇది ఇలా అవుతుంది చివరకు G4 ఏమి అవుతుంది G4 అనేది G1 G3 యొక్క AND G1 మరియు G3 కాబట్టి మీరు చూస్తారు ఇది ఈ ప్రాంతంలో 1 అవుతుంది కానీ 1 డిలే ఉంది కాబట్టి రెండూ ఇక్కడ 1 పొందుతున్నాయి కాబట్టి ఒక డిలే అయిన తరువాత ఇది ఇక్కడకు వస్తుంది కాబట్టి ఇది ఇక్కడకు వస్తుంది ఇది ఇక్కడ వరకు ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ చూస్తారు ఈ ఫాల్స్ పాత్ రెడ్యూసింగ్ అల్గోరిథం ఇది ఒక ఫాల్స్ పాత్ అని మనకు చెబుతుంది అంటే t 3 కి సమానమైన సమయం తరువాత మాత్రమే అవుట్పుట్ స్థిరంగా ఉంటుంది సరియైనది అవుట్పుట్లో లోపం ఉందని మీరు చూస్తారు తాత్కాలిక మార్పు ఎందుకంటే అవుట్పుట్ 0 గా ఉండాలి a బార్ b బార్ c a 0 b 0 c 0 వర్తింప చేస్తున్నాము కాబట్టి అవుట్పుట్ సున్నాగా ఉండాలి కానీ మధ్యలో ఇది క్రమానుగతంగా 1 కి వెళ్తుంది తరువాత అది 0 కి స్థిరీకరించబడుతుంది కాబట్టి అవుట్పుట్ డిలే 3 అయిన తరువాత మాత్రమే స్థిరీకరించబడుతుంది 2 సరైనది కాదు ఈ గణన సరైనది కాబట్టి ఇక్కడ మేము చెబుతున్నది ఏమిటంటే మీరు అనుసరిస్తున్న స్టాటిక్ సెన్సిటైజేషన్ పద్ధతి ఇది కొంత డిలే అండర్ ఎస్టిమేట్ చేస్తుంది కాబట్టి నిజమైన డిలే 3 కానీ ఇది మనకు డిలే 2 ఇస్తుంది ఇది తప్పు టి నిబంధన కాబట్టి తప్పేంటి నేను ఒక విషయం చెప్పాను ఇక్కడ అ రికన్వెర్జెంట్ ఫ్యాన్ అవుట్ తో ఆన్ఈక్వల్ ఇన్వెర్షన్ పారి టీ అను నిబంధన ఉంది అది ఒక సమస్య కానీ కంట్రోలింగ్ మరియు నాన్ కంట్రోలింగ్ విలువలకు సంబంధించి మనము విస్మరిస్తున్న సమస్య సైడ్ ఇన్పుట్ల విలువలు స్థిరాంకాలు కాదని అవి కూడా సమయానుసారంగా కంట్రోలింగ్ మరియు నాన్ కంట్రోలింగ్ విలువలుగా మారుతున్నాయి కాబట్టి గణాంకపరంగా స్థిరమైన మార్గంలో మీరు స్థిర విలువను వర్తింపజేస్తున్నారని కాదు తాత్కాలికంగా ఉండవచ్చు స్థితి మారవచ్చు మరియు అది సమస్యను సృష్టిస్తుంది సరేనా కాబట్టి ఇక్కడ పేర్కొన్నది ఇదే అదే సిగ్నల్ ఒక సమయంలో కంట్రోలింగ్ విలువను మరియు మరొక సమయంలో నాన్ కంట్రోలింగ్ విలువను కలిగి ఉంటుంది కాబట్టి టైమింగ్ సిమ్యులేషన్ అని పిలువబడేదాన్ని ప్రయత్నిద్దాం ఇది మనకు సరైన ఫలితాన్ని ఇస్తుందో లేదో చూద్దాం టైమింగ్ సిమ్యులేషన్ అంటే మనం సమయాన్ని లెక్కించి సిగ్నల్ పరివర్తన ఎప్పుడు జరుగు తుందో చూద్దాం కాబట్టి మనం మళ్ళీ ఇలాంటి ఉదాహరణ తీసుకుందాం ఇవి కొన్ని గేట్లు కొన్ని బఫర్లు AND గేట్ AND గేట్ కొన్ని హైపోథెటికల్ డిలేలు 2 1 4 1 1 అని చూపబడింది కాబట్టి 2 ఇన్పుట్లు ఉన్నాయని అనుకుందాం పరివర్తన జరుగుతున్న సమయం t 0 కి సమానం ఈ గేట్ల డిలే కారణంగా ఈ పరివర్తన డిలే 2 తో అవుట్పుట్కు వస్తుంది కాబట్టి ఈ పరివర్తన 2 వద్ద జరుగుతుంది డిలే 1 1 డిలే 4 4 వద్ద జరుగుతుంది ఇప్పుడు ఈ గేట్ 1 డిలే అందిస్తోంది కానీ ఇక్కడ మీరు సమయం 1 వద్ద చూస్తారు ఇది అధికంగా ఉంది సమయం 2 వద్ద తక్కువగా ఉంది కాబట్టి 1 మరియు 2 మధ్య రెండూ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ 1 డిలే ఉంటుంది కాబట్టి 2 మరియు 3 మధ్య రెండూ ఎక్కువగా ఉండే కాలం ఉంటుంది 1 యొక్క అవుట్పుట్ చూడండి ఈ సిగ్నల్ 4 వద్ద 1 కి వెళుతుంది కానీ 4 నాటికి ఇది ఇప్పటికే 0 వద్ద ఉంది కాబట్టి అవుట్పుట్ స్థిరంగా 0 ఉంటుంది కాబట్టి టైమింగ్ సిమ్యులేషన్ దీన్ని వర్తింపజేస్తే చూపిస్తుంది అంటే ఒక ఇన్పుట్ 0 ఇతర ఇన్పుట్ 1 కాబట్టి ఇది ప్రాథమికంగా AND ఫంక్షన్ అవుట్పుట్ 0 గా ఉండాలి మరియు ఇది ఇప్పటికే 0 గా ఉంది కాబట్టి ఇది మంచిది అంటే డిలే 0 కానీ మీరు ఈ కేసు ను చూస్తే డిలే 0 అని చూపిస్తుంది కాని నేను గేట్లలో ఒకదాని డిలే తగ్గిస్తానని అనుకుందాం అంటే ఈ 4 మారుస్తున్నాను దీనిని 2 చేద్దాం మరియు మళ్ళీ అదే గణన చేద్దాం ఈ భాగం అదే కాబట్టి ఇక్కడ ఈ పరివర్తనం 2 వ సమయానికి ముందే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఇది ఒక పరివర్తనను చేస్తోంది ఇప్పుడు మీరు AND చేస్తే ఈ 1 మరియు 1 ఓవర్ల్యాప్ చెందుతాయి కాబట్టి 3 మరియు 4 మధ్య 1 డిలే తర్వాత పరివర్తనం ఉంటుంది సమయం 4 తర్వాత మాత్రమే మీరు చూస్తారు అవుట్పుట్ స్థిరీకరించబడుతుంది కాబట్టి మనము డిలే తగ్గించిన వెంటనే అదే ఇన్పుట్ విలువ అదే ఇన్పుట్ పరివర్తన డిలే 4 వద్ద చూపుతుంది ఇది మీకు చాలా ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఇస్తుంది కొన్నిసార్లు కొన్ని భాగాల డిలే ని తగ్గించినప్పుడల్లా స్టాటిక్ టైమింగ్ ఎనలైజర్ మీకు పెరుగుదలను చూపుతుంది కాబట్టి అవి వేగంగా మారుతాయని మీరు ఆశించారు కానీ ఈ ఉదాహరణ లో అదే ఇన్పుట్ ట్రాన్సిషన్ సెట్ లో అంతకుముందు డిలే లేదు ఎందుకంటే అవుట్పుట్ 0 ఇది ఎల్లప్పుడూ 0 కానీ ఇప్పుడు డిలే 4 తర్వాత మాత్రమే అవుట్పుట్ స్టెబిలైజ్ అవుతుంది ఇది ఒక సమస్య కాబట్టి ఇక్కడ తప్పేంటి ఇది ఇప్పుడు నేను చెప్పిన ఒక విషయం మనం కొన్ని గేట్ డిలే ని తగ్గిస్తే కొంత డిలే అంచనా పెరిగే అవకాశం ఉంది కానీ ఇది వాస్తవానికి విరుద్ధమైనది కాబట్టి నేను గేట్ డిలే ని తగ్గిస్తే నా మార్గం డిలే లేదా సర్క్యూట్ డిలే కూడా తగ్గుతుందని మనం ఆశించాము అయితే ఇక్కడ ఇది వేరే విధంగా జరుగుతోంది కాబట్టి నా టైమింగ్ సిమ్ములేషన్ సరైనది కాదు అని అర్థం కానీ నేను గేట్ యొక్క డిలే ని తగ్గిస్తున్నప్పటికీ నా టైమింగ్ సిమ్ములేషన్ డిలే పెరుగుతోందని చెబుతోంది కాబట్టి ఇది ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే ఆచరణలో చాలా గేట్ డిలే వాస్తవానికి తగ్గుతుంది ఎందుకంటే గేట్ డిలే యొక్క విలువ మనం సాధారణంగా అనుకరణలో ఉపయోగించిన అప్పర్ బౌండ్ ఉంటాయి ఇక్కడ డిలే 4 అని మనం అంటున్నాము కానీ ఇది వాస్తవానికి 4 కాదు గరిష్ట ఆలస్యం 4 ఎందుకంటే మీరు చిప్లో గేట్లను ఫ్యాబ్రికెట్ చేసేటప్పుడు ఫ్యాబ్రికేషన్ లో చాలా వైవిధ్యాలు ఉండవచ్చు కొన్ని గేట్ 3 కావచ్చు కొన్ని గేట్ 2 5 కావచ్చు కొన్ని గేట్ 3 8 కావచ్చు 4 మీరు చెబుతున్న గరిష్ట పరిమితి ఇది వరస్ట్ కేస్ డిలే సరియైనది కాబట్టి ఇక్కడ వాస్తవానికి మనం కొన్ని సర్క్యూట్లను అవ్యక్తంగా విశ్లేషిస్తున్నాము ఇక్కడ గేట్ ఆలస్యం కొన్ని అప్పర్ బౌండ్లో ఉంటుంది కాబట్టి ఇది సమస్యను సృష్టిస్తుంది ఇప్పుడు మనకు కు కొన్ని సిమ్ములేషన్ అవసరం ఇక్కడ మోనోటోన్ స్పీడప్ అని పిలువబడే ప్రాపర్టీ సంతృప్తి చెందాలి కాబట్టి మోనోటోన్ స్పీడప్ ప్రాపర్టీ అంటే ఏమిటి మీకు సర్క్యూట్ C ఇస్తే మనం కొన్ని గేట్ ఆలస్యాన్ని తగ్గించడం ద్వారా సర్క్యూట్ C' పొందవచ్చు మరియు ఈ ప్రక్రియలో డిలే అంచనా కూడా తగ్గించాలి లేదా కనీసం సమానంగా ఉండాలి పైకి వెళ్లకూడదు మార్పులేని స్థితి ఉంది కాబట్టి మీరు కొన్ని గేట్ డిలేస్ తగ్గిస్తే సర్క్యూట్ యొక్క మీ మొత్తం డిలే అంచనా పెరగకూడదు ఇక్కడ చెప్పబడిన నిబంధన ఇది మోనోటోనిసిటీ ప్రాపర్టీ ఉండాలి ఈ ప్రాపర్టీ సంతృప్తి చెందితే మీ అల్గోరిథం మోనోటోనిసిటీ ప్రాపర్టీ ని సంతృప్తిపరుస్తుందని మీరు చెప్పగలరు మనం కొంత మార్పులు చేయవచ్చు మరియు ఒక సాధారణ విషయం మాత్రమే చూడగలం నేను ఒక ఉదాహరణతో వివరిస్తున్నాను దీనిని x వ్యాల్యూ సిమ్ములేషన్ అంటారు ఇది కూడా టైమింగ్ సిమ్యులేషన్ కానీ మనం 1 నుండి 0 లేదా 0 నుండి 1 వరకు ఖచ్చితమైన సిగ్నల్ పరివర్తనలను చూపించడం లేదు మనం x అని పిలువబడే కొన్ని ప్రత్యేక లాజిక్ విలువను ఉపయోగిస్తున్నాము 4 వ సమయంలో పరివర్తన జరుగుతున్న ఈ సంజ్ఞామానం దీని అర్థం ఈ పెరుగుతున్న అంచు మైనస్ ఇన్ఫినిటీ మరియు 4 కు మధ్య t ఎక్కడైనా సంభవించవచ్చు అంటే ఈ మార్పు గత చరిత్రలో ఎక్కడైనా సంభవించవచ్చు కాబట్టి మీరు ఈ x వ్యాల్యూ సిమ్ము లేషన్ అనుసరిస్తే మీరు ఎదుర్కొంటున్న సమస్య ఇకపై ఎదుర్కోమని చూపించవచ్చు మీరు ఇక్కడ 0 అమలు చేస్తున్నారని అనుకోండి మీరు 1 అమలు చేస్తున్నారు ఇక్కడ 1 అనుకోండి మీరు ఇంతకుముందు x అని చెప్తున్నారు అంటే ఈ నిబంధన నిజమే ఈ పరివర్తన గతంలో ఎక్కడైనా జరగవచ్చు సరిగ్గా 0 వద్ద కాదు కాబట్టి డిలే 2 తరువాత ఈ 0 2 కి మార్చబడుతుంది ఈ 0 1 కి మార్చబడుతుంది ఈ 0 4 కి మార్చబడుతుంది దీనికి డిలే 1 ఉంటుంది కాబట్టి మనం ఈ x యొక్క గుణం పరిశీలిస్తే ఇది 3 కి మారుతుంది ఎందుకంటే 3 వద్ద ఖచ్చితంగా రెండూ 0 వద్ద ఉంటాయి డిలే 1 తరువాత మీకు తెలియక ముందు రెండూ 1 వద్ద ఉండవచ్చు అందుకే ఇది x మరియు చివరకు ఇక్కడ 4 మీరు 3 కు పైకి వెళుతున్నారు మీరు క్రిందికి వెళుతున్నారు కాబట్టి 4 వద్ద ఖచ్చితంగా మీరు క్రిందికి వెళుతున్నారు కాబట్టి ఇక్కడ సులభం గా ఈ సిమ్యులేషన్ మీకు తెలియజేస్తుంది ఏమిటంటే ఇది 4 తర్వాత మాత్రమే అది స్థిరీకరించబడుతుందని మునుపటి సందర్భం లో కాకుండా అవుట్పుట్లో మీరు స్థిరమైన 0 పొందుతున్నారని చెప్తున్నారు కాబట్టి మీరు x వ్యాల్యూ సిమ్ములేషన్ ఉపయోగిస్తుంటే మీరు ఈ గణనలో కొంత ఖచ్చితత్వాన్ని పొందవచ్చు కాబట్టి దీనిని టైమ్డ్ 3 వాల్యూడ్ సిమ్యులేషన్స్ అని పిలుస్తారు ఇక్కడ 0 మరియు 1 కి బదులుగా మీకు x అని పిలువబడే అదనపు స్థితి ఉంది దీని వివరణ మనం ఇప్పటికే ఇక్కడ చూశాము సిగ్నల్ ట్రాన్స్మిషన్ ఈ సమయానికి ముందు ఎక్కడైనా జరగవచ్చు సరిగ్గా ఈ సమయంలో కాదు కాబట్టి ఈ మార్పుతో మోనోటోన్ స్పీడప్ ప్రాపర్టీ సంతృప్తి చెందింది ఇది మంచి విషయం కాబట్టి ఇప్పుడు మనం SAT పరిష్కారతను ఉపయోగించడంపై ఆధారపడు ఫాల్స్ పాత్ న్ని గుర్తించడానికి మరొక విధానాన్ని పరిశీలిస్తాము SAT అంటే సాటిస్ఫైబిలిటి సాటిస్ఫైబిలిటి సమస్య వెల్ ఫార్మ్డ్ గా ఉంటుంది ఉదాహరణకు ప్రోడక్ట్ అఫ్ సమ్ ఫార్మ్ గా ఉంటుంది SAT పరిష్కారము చేసే ప్రయత్నం లో సమానమైన ఇన్పుట్ వేరియబుల్స్ యొక్క కొన్ని కలయిక ఇచ్చిన ఫంక్షన్ 1 కు ఉందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది అలా అయితే అది ఇన్పుట్ల కలయిక కోసం కూడా ఫంక్షన్ 1 అని మీకు చెప్తుంది ఇది SAT పరిష్కారము యొక్క పని కాబట్టి SAT ఆధారిత ఫాల్స్ పాత్ ఎనాలసిస్ అది చేయడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే ఇప్పుడు విషయం ఏమిటంటే SAT పరిష్కారి చాలా సాధారణమైన సాధనం ఇది విస్తృత శ్రేణి సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది మరియు నేడు అందుబాటులో ఉన్న SAT పరిష్కర్తలు వాటిలో చాలా ఉచితంగా లభిస్తాయి అవి చాలా వేగంగా నడుస్తాయి మరియు అవి చాలా పెద్ద సంఖ్యలో వేరియబుల్స్ ను నిర్వహించగలవు వేలాది సంఖ్యలో వేరియబుల్స్ నిర్వహించగలవు ఇప్పుడు నేను పేర్కొన్నది బూలియన్ ఫంక్షన్ ఏదో ఒక రూపంలో ఇవ్వబడుతుంది మరియు ఒక SAT పరిష్కారి వేరియబుల్స్ యొక్క కొన్ని విలువలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది దీని కోసం f 1 కి సమానం కాబట్టి ఫాల్స్ పాత్ ఎనాలసిస్ సమస్యను మొత్తం వ్యక్తీకరణ యొక్క ఉత్పత్తిగా ఎలా మ్యాప్ చేయవచ్చో చూద్దాం మరియు దాన్ని సరిగ్గా పరిష్కరించడానికి మీరు SAT పరిష్కారిని ఉపయోగించవచ్చు కాబట్టి SAT ఫార్ములేషన్ ఇలా ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన దశ మీరు సమస్యను పరిష్కరించడానికి SAT ఉపయోగిస్తున్నప్పుడల్లా మీరు దానిని సరిగ్గా మ్యాప్ చేయాలి ఇక్కడ నిర్ణయించే సమస్య ఉంది మనం ఈ ప్రశ్న అడగడానికి ప్రయత్నిస్తున్నాము ఏదైనా ఇన్పుట్ వెక్టర్ t T సమానం అయినప్పుడు అవుట్పు ని స్థిరంగా చేయగలదా ఇక్కడ మాదిరిగానే ఇది కూడా అలాంటిదే T మన సమయ బడ్జెట్ అని మనం ఆశిస్తున్నామని అనుకొందాం దీనితో ప్రతిదీ స్థిరంగా ఉండాలి ఇప్పుడు మనం ఈ SAT పరిష్కర్త ను అడుగుతున్నాము డిలే పెట్టుబడి T ని మించగల కొన్ని ఇన్పుట్ కలయికలు ఉండవచ్చా ఇక్కడే మీరు సమస్యను ఎదుర్కొంటున్నారు అవునా కాబట్టి ఇది సాధ్యమయ్యే ఫార్ములేషన్ ఇతర ఫార్ములేషన్ కూడా ఉండవచ్చు మీరు ప్రయత్నించవచ్చు ఇక్కడ మనం ఏమి చేస్తున్నాము అన్ని ఇన్పుట్ వెక్టర్స్ S T యొక్క సమితిని వర్గీకరించడానికి ప్రయత్నిస్తున్నాము ఇది అవుట్పుట్లను స్థిరంగా లేదా t Tకి సమానమైనదిగా చేస్తుంది తరువాత కాదు కాబట్టి S ఒక సంజ్ఞామానం దీని అర్థం ఇది సమయం లోనే సిగ్నల్ స్థిరంగా మారే అన్ని వెక్టర్లను సూచిస్తుంది మరియు S అనేది అవుట్పుట్ ట్రూ లేదా ఏదైనా అయ్యే అన్ని ఇన్పుట్ వెక్టర్లను న్సూచిస్తుంది ఇప్పుడు SAT సమస్య మీరు అడిగే ప్రశ్న ఏమిటంటే ఈ సెట్ వ్యత్యాసం S మైనస్ S అది ఖాళీగా ఉందా ఇది సమానంగా ఉండాలి కాబట్టి సాధ్యమయ్యే అన్ని టెస్ట్ వెక్టర్లకు ఈ ప్రాపర్టీ కలిగి ఉండాలి మీ అవుట్పుట్ S లో స్థిరంగా ఉండాలి కాబట్టి మీరు సెట్ తేడా S మైనస్ S చేస్తే ఈ సెట్ ఖాళీగా ఉండాలి కాబట్టి మీరు సెట్ తేడాను తీసుకొని శూన్యత కోసం తనిఖీ చేస్తారు కానీ ఇది ఖాళీగా లేదు అంటే దీని అర్థం ఇది సంతృప్తి చెందలేదు అంటే ఇక్కడ సమస్య ఉంది సమయ ఉల్లంఘన ఉంది కాబట్టి S మరియు S కు అనుగుణంగా ఉంటే సంబంధిత బూలియన్ ఫంక్షన్లను F మరియు F గా సూచిస్తారు కాబట్టి మీరు SAT పరిష్కారికి ఇస్తున్న వ్యక్తీకరణ F F కాదు ఈ ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంది ఎందుకంటే సెట్ వ్యత్యాసం అంటే ఇది నిజం మరియు ఇది తప్పు ఇది నిజం మరియు ఇది అబద్ధం దానిని ఒక ఉదాహరణతో వివరిద్దాం కాబట్టి ఇక్కడ చాలా సరళమైన ఉదాహరణ మనం సర్క్యూట్ను పరిశీలిస్తాము కాబట్టి మనం మరోసారి సర్క్యూట్ పరిశీలిద్దాం కాబట్టి మనకు ఇలాంటి సర్క్యూట్ ఉంది తప్పనిసరిగా మనకు ఈ విధంగా ఉంది ఈ రెండు ఇన్పుట్ లకు a మరియు b వర్తించబడతాయి మరియు మనకు OR గేట్ ఉంది c ఇక్కడ వర్తించబడుతుంది తదుపరి AND గేట్ ఉంది ఇది ఇక్కడ వర్తించబడుతుంది కాబట్టి ఇది g ఇవి గేట్ల డిలే కాబట్టి నేను 1 అని అనుకుంటాను దీనిని మనం d అని పిలుద్దాం దానిని e అని పిలుద్దాం దానిని f అని పిలుద్దాం మనము అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ లెక్కిస్తే మీ d అనేది a బార్ b బార్ ఇది ఇంతకు ముందే చెప్పినది e ab అవుతుంది f ab లేదా c కి సమానం అందువల్ల g d AND f కాబట్టి ఇది a బార్ b బార్ c అవుతుంది g అంటే ఇదే t 0 కి సమానమైన సమయానికి ఇక్కడ అన్ని ప్రాధమిక ఇన్పుట్లు t 0 కి సమానంగా ఉన్నప్పుడు వచ్చిన వి అనుకుందాం అన్ని గేట్ ఆలస్యం 1 కాబట్టి మనం అడుగుతున్న ప్రశ్న అవుట్పుట్ 2 కంటే ఎక్కువ సమయంలో స్థిరంగా ఉంటుందా ఎందుకంటే 2 మా ఎక్స్పెక్టెడ్ డెడ్లైన్ కాబట్టి ఇక్కడ మా టైమింగ్ ఎనలైజర్ ఆలస్యం 2 గా ఉండాలని చెబుతుంది కాబట్టి 2 సరైన సంఖ్య నా కాదా అని చూద్దాం కాబట్టి SAT ఫార్ములేషన్ వాస్తవానికి ఎలా జరుగుతుందో నేను ఈ ఉదాహరణతో మీకు చూపిస్తున్నాము మీరు దీన్ని బూలియన్ ఎక్స్ప్రెషన్ తో మ్యాప్ చేస్తారు కాబట్టి మనం ఈ g 1 కామా t 2 కి సమానమైన సంజ్ఞామానాన్ని ఉపయోగిస్తాము ఇది ఇన్పుట్ వెక్టర్స్ సమితిని సూచిస్తుంది దీని కింద అవుట్పుట్ విలువ 1 కు స్థిరంగా ఉంటుంది t 2 కి మించి కాదు మీరు g 1 t 2 కి సమానం చూస్తారు కాబట్టి అవుట్పుట్ 1 గా ఉండాలి కాబట్టి ఇది 1 అయినప్పుడు ఇది AND AND గేట్ అయినప్పుడు d మరియు f రెండూ 1 గా ఉండాలి కేవలం ఒక సారి మీకు ముందు అవసరం దీని డిలే 1 కాబట్టి ఇది d 1 కామా t 1 కి సమానం కు సమానంగా ఉంటుంది మరియు ఇది ఖండన f 1 t 1 కి సమానం ఎందుకంటే సమయం 1 తక్కువ కాబట్టి d 1 కి సమానం అంటే ఈ గేట్ల యొక్క రెండు ఇన్పుట్లు 0 మరియు 0 గా ఉండాలి కాబట్టి ఇది 0 డిలే మళ్ళీ 1 ఇప్పుడు సమయం 0 మరియు b 0 కి సమానంగా ఉంటుంది రెండూ కలిసి మరియు f 1 కి సమానం అంటే OR గేట్ ఉంది కాబట్టి e 1 గా ఉంటుంది లేదా c 1 గా ఉంటుంది కాబట్టి c 1 గా ఉంటుంది లేదా e 1 అవుతుంది కాబట్టి మీరు ఇప్పుడు 0 ను లెక్కించినట్లయితే t 0 అంటే ఏమిటి అంటే t 0 కి సమానమైన సమయంలో నాకు అన్ని ఇన్పుట్లు వస్తున్నాయి మీరు a 0 అని చెప్తున్నారు నేను దానిని నాట్ a అని రాస్తాను ఆ సమయంలో 0 కి సమానం b 0 కి సమానం నేను నాట్ b అని రాస్తాను మరియు ఇక్కడ ఆ సమయంలో t 0 కి సమానం c 1 కి సమానం అంటే c మాత్రమే సమయములో ఖండన t 0 కి సమానం e 1 కి సమానం మీరు e t 0 సమయంలో ఏమిటో చెప్ప లేరు ఇది నిర్వచించబడలేదు కాబట్టి ఇది ఖాళీగా ఉంది ఫై కాబట్టి ఇది c a బార్ b బార్ c మాత్రమే కాబట్టి దీనిని s1 t 2 కి సమానం అని పిలుద్దాం ఇక్కడ నేను t ఇన్ఫినిటీ కి సమానమని అనుకుంటే అంటే సరైన లాజిక్ ఫంక్షన్ ఇది ఇప్పటికే మనం చూశాము మరియు గ్రహించిన ఫంక్షన్ a బార్ b బార్ c కాబట్టి ఇది ఇన్ఫినిటీ కి సమానమైన t యొక్క ఆగమనం అని నిర్వచించబడింది కాబట్టి ఆలస్యం పరిగణించబడదు ఈ 2 సమాన మని మనం చూస్తాము కాబట్టి మీరు ఈ 2 ను తీసివేస్తే అది శూన్యమవుతుంది కాబట్టి ప్రారంభానికి ఎటువంటి సమస్య లేదు అయితే ఆఫ్సెట్ చూద్దాం g 0 t 2 కి సమానం కాబట్టి g 0 కి సమానమైనప్పుడు d మరియు f ఏదైనా 0 కావచ్చు కాబట్టి d 0 కి సమానం t 1 కు సమానం లేదా f 0 కి సమానం f 0 కి సమానంగా ఉంటే అంటే e మరియు c రెండూ 0 f 0 అంటే c మరియు e రెండూ 0 మరియు d 0 అంటే వాటిలో ఏదైనా 1 a 1 లేదా b 1 కావచ్చు కాబట్టి a 1 మీరు ఇప్పుడు రాసిన దాని అర్థం ఒక సమయం t 0 కి సమానం a 0 సమానం అంటే అర్థం a ప్లస్ లేదా సంజ్ఞామానం ఇది bc 0 t 0 c బార్ ఖండన ఫై ఇది 0 మాత్రమే a ప్లస్ b అవుతుంది కానీ ఆఫ్సెట్ g0 t ఇన్ఫినిటీ సమానం చేయండి ఇప్పటికే మీరు లెక్కించినట్లు తప్పక a ప్లస్ b ప్లస్ నాట్ c కాబట్టి మీరు సెట్ సబ్ట్రాక్షన్ తీసుకుంటే ఇవి ఒకేలా ఉండవు సంగ్రహంగా చెప్పాలంటే మీరు దీన్ని a ప్లస్ b గా పొందారు మీకు ఈ b వచ్చింది మీరు సెట్ వ్యత్యాసం తీసుకుంటే అంటే ఇది కాదు అని చెప్పాను అప్పుడు మీకు a బార్ b బార్ c బార్ వస్తుంది అంటే ఒక ఇన్పుట్ కలయిక 0 0 0 ఉంది దీని కోసం 2 కు సమానమైన ఆలస్యం సంతృప్తికరంగా లేదు ఆలస్యం g కి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందో సుమారుగా చూసాము సంగ్రహంగా చెప్పాలంటే తప్పుడు మార్గం అవగాహన విశ్లేషణ ముఖ్యం మరియు ఇది బాగా అర్థం చేసుకోబడింది చాలా ప్రాక్టికల్ అల్గోరిథంలు ఉన్నాయి మనం వాటిలో కొన్నింటిని ప్రస్తావించాము అవి చాలా పెద్ద సర్క్యూట్లను చాలా తేలికగా నిర్వహించగలవు ఎందుకంటే వాటి గణన మరియు సంక్లిష్టత అంత ఎక్కువగా లేదు కాబట్టి చూడవలసిన సమస్యలు ఏమిటంటే పెరుగుతున్న విశ్లేషణ మనం సర్క్యూట్లో చిన్న మార్పులు చేస్తే మీరు విశ్లేషణ అంతా చేయవలసి ఉందా లేదా కొన్ని సరైన పెరుగుదల విశ్లేషణ చేయవచ్చు ఈ లాజిక్ ఆప్టిమైజేషన్ కూడా సాధారణంగా చాలా ఆప్టిమైజేషన్ చేస్తాము కాబట్టి మీరు ఆప్టిమైజేషన్ చేసినప్పుడు మీరు అదే విధానాన్ని దానిలో ఏకీకృతం చేయవచ్చు లోతైన ఉప మైక్రాన్ సమస్యల కోసం మనం క్రాస్ టాక్ మరియు శబ్దం సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి వీటిలో కొన్ని మనం తరువాత చర్చిస్తాము దీనితో ఈ పాఠం ముగిస్తున్నది